చివరి తరగతిలో మనము డ్యూయల్ యొక్క ఎకనామిక్ ఇంటర్ప్రిటేషన్ను గురించి మాట్లాడుకున్నాము మరియు మనము అదే ఉదాహరణను చూశాము మరియు వనరు మొదటి వనరు యొక్క కుడి వైపు విలువను చిన్న పరిమాణ డెల్టా ద్వారా పెంచుకుంటే మరియు మనము అంచనాల ప్రకారం సమస్యను పరిష్కరిస్తే మనము 2 ఉత్పత్తులను X1 మరియు X2 గా తయారు చేసాము అప్పుడు లాభం లేదా ఆదాయం 2𝛿 పెరుగుతుంది అని చెప్పుకున్నాము కాబట్టి మనము మొదటి వనరును చిన్న పరిమాణ డెల్టా ద్వారా పెంచుకుంటే లాభం లేదా ఆదాయం 2𝛿 పెరుగుతుంది అందువల్ల వాంఛనీయత వద్ద మొదటి వనరు యొక్క మొదటి యూనిట్ విలువ 2 ఇది విలువ Y1 2 కాబట్టి వాంఛనీయత వద్ద డ్యూయల్ ను వనరు యొక్క మారిజినల్ వ్యాల్యూ అంటారు దీనిని షాడో ప్రైస్ అని కూడా అంటారు ఇప్పుడు దాని అర్థం ఏమిటి దీని అర్థం ఇది ఇప్పుడు నేను ఈ ప్రైమల్ను పరిష్కరించాను మరియు నేను డ్యూయల్ను కూడా పరిష్కరించాను మరియు Y1 2 అని నాకు తెలుసు అని అనుకుందాం అందువల్ల నేను తిరిగి వెళ్తాను మరియు Y1 2 మరియు Y2 1 నాకు అదే 66 ఇస్తుంది ఇది అసలు ధర కాదు ఇది షాడో ప్రైస్ ఎందుకంటే 2 మొదటి వనరు యొక్క విలువ 1 అనేది వాంఛనీయత వద్ద రెండవ వనరు యొక్క విలువ మరియు రెండు కలిసి విలువ 66ఇది అదే 66 ను పొందడానికి ఈ ఉత్పత్తులను వరుసగా 10 మరియు 9 చొప్పున అమ్మడం ద్వారా వచ్చే ఆదాయానికి సమానం ఇప్పుడు సమస్యను చూడటానికి మరొక మార్గం దీనిని షాడో ప్రైస్ అని పిలుస్తారు ఇప్పుడు నేను ఈ చిన్న విశ్లేషణ చేశానని అనుకుంటాను మరియు నేను దానిని చిన్న పరిమాణం 𝛿 లో పెంచుకుంటే ఆదాయం 2𝛿 పెరుగుతుందని నేను అర్థం చేసుకున్నాను కాబట్టి ఉదాహరణ కొరకు ఒకవేళ 21 అనేది 22 అయితే తరువాత 66 అనేది 68 అవుతుందని నేను గ్రహించాను కాబట్టి ఈ వనరు యొక్క ఈ 1 అదనపు యూనిట్ ఆదాయాన్ని 2 కు పెంచగలదని నాకు తెలుసు అందువల్ల నేను మార్కెట్కి ఈ వనరు యొక్క ఈ అదనపు యూనిట్ కొనడానికి వెళ్తాను అని అనుకుందాం కాబట్టి నేను మార్కెట్కి వెళ్లి వనరు యొక్క ఈ అదనపు యూనిట్ను కొనుగోలు చేసినప్పుడు ఇప్పుడు నేను ఒక విషయం గురించి ఆసక్తిగా ఉన్నాను ఒకవేళ నేను ఈ వనరును కొనగలిగితే ఈ వనరు ఆదాయాన్ని 2 కు పెంచుతుందని నాకు తెలుసు ఈ వనరు యొక్క అదనపు యూనిట్ ఆదాయాన్ని 2 కు పెంచుతుంది కాబట్టి ఈ వనరు వెళుతున్నట్లయితే అదనపు యూనిట్ నాకు 2 కన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది అప్పుడు నేను దానిని కొనను ఎందుకంటే నేను 2 కన్నా ఎక్కువ కొనుగోలు చేస్తే నా ఆదాయం 2 మాత్రమే పెరుగుతుంది నేను నష్టపోతాను అందువల్ల నేను దానిని కొనను నేను 2 కోసం కొనుగోలు చేస్తే నేను దానిని 2 కోసం కొనుగోలు చేస్తున్నానని నాకు తెలుసు ఆదాయం ఇంకా 2 గా ఉంటుంది మరియు నేను అదనపు లాభం పొందుతాను ఇప్పుడు మార్కెట్ రకమైన ప్రాతినిధ్యాలను డ్యూయల్ ప్రాతినిధ్యం వహిస్తుందని మనం అర్థం చేసుకోవాలి మార్కెట్ నా డ్యూయల్ గురించి తెలుసుకుంటే మరియు ఈ వనరు యొక్క మారిజినల్ విలువ 2 అని అర్థం చేసుకుంటేఅప్పుడు ఈ వనరు యొక్క ఈ అదనపు యూనిట్ యొక్క ధర కూడా 2 అందువల్లవాంఛనీయత వద్ద ఈ వనరు యొక్క డ్యూయల్ ను వనరు యొక్క మారిజినల్ విలువ అని పిలుస్తారు దీనిని షాడో ప్రైస్ అని కూడా అంటారు ఇది ఆ వస్తువు యొక్క అదనపు యూనిట్ను నేను కొనుగోలు చేయగల నోషనల్ ధర కాబట్టి దీనిని షాడో ప్రైస్ లేదా వాంఛనీయ వద్ద వనరు యొక్క మారిజినల్ విలువ అంటారు మనం కూడా చిన్న విషయం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఈ వనరు యొక్క 1 యూనిట్ ఆదాయాన్ని 2 పెంచబోతోందని నాకు తెలిస్తే నేను ఈ వనరులో మరో 1 యూనిట్ను జోడిస్తూ అదే రేటుతో ఆదాయాన్ని పెంచుకోవచ్చా సమాధానం లేదు గణితశాస్త్రపరంగా ఆ ప్రశ్నను చూసినప్పుడు ఒకవేళ 𝛿 అనేది1 అనుకుంటాము కాబట్టి కుడి వైపు 22 కావచ్చు 66 అనేది 68 కావచ్చు 100 కు సమానమైన డెల్టాకు ఇది నిజమా సమాధానం లేదు ఎందుకంటే మనం ఈ డెల్టా పరిమాణాన్ని ఏదో ఒక సమయంలో పెంచుకుంటూ పోవడం వల్ల ఏమి జరుగుతుందో అనేదాని ఆధారంగా మారుతుంది మనము X1 మరియు X2 లను ప్రారంభించినప్పుడు బేసిక్ గా కొనసాగుతాయని అనుకోవడానికి కారణం ఇది మనము ఈ డెల్టాలను జతచేస్తున్నప్పుడు ఏదో ఒక సమయంలో ఆధారం మారుతుంది మరియు అందువల్ల ఈ నిష్పత్తిలో జరగదు మరియు మొత్తం డ్యూయల్ ఇది క్రొత్త డ్యూయల్ పరిష్కారానికి దారి తీస్తుంది మరియు ఆ కొత్త డ్యూయల్ పరిష్కారానికి ఇంటర్ప్రిటేషన్ జరగాలి అభ్యాసం చేసేటప్పుడు దీనిని 21 వద్ద ఉంచడానికి బదులుగా 40 వంటి పెద్ద విలువ ను ఉంచడానికి ప్రయత్నించవచ్చు ఆపై వేరొక పరిష్కారం ఉద్భవించిందని మనం గ్రహించాము మరియు మనం X1 మరియు X2 రెండింటి నీ తయారు చేయలేము వాంఛనీయమైన పదాన్ని డ్యూయల్ ఇంటర్ప్రిటేషన్లో వాడటానికి ఇది ఒక కారణం కాబట్టి వాంఛనీయత వద్ద వనరు యొక్క విలువ అని దీని అర్థం కాబట్టి నాకు వాంఛనీయ పరిష్కారం ఉంటే ఆ సమయం నుండి నేను ఒక చిన్న దాన్ని జోడించాలనుకుంటే ఇది దాని విలువ మరియు అందువల్ల ఆ వనరు యొక్క అదనపు యూనిట్ ను సేకరించడానికి లేదా కొనడానికి మనము చెల్లించవలసిన ధర ఇది ఇప్పుడు మరొక ఉదాహరణ తీసుకొని దీని పై మరింత చర్చించుకుందాం ఇంతకుముందు మనం కాంప్లిమెంటరీ స్లాక్నెస్ మరియు ప్రైమల్ నుండి డ్యూయల్ యొక్క వాంఛనీయ పరిష్కారాన్ని పొందాలనే ఆలోచనను అర్థం చేసుకోవడానికి చూసిన ఈ ప్రత్యేక ఉదాహరణను ఉపయోగించాము అని చూసాము ఇప్పుడు దీనికి వాంఛనీయ పరిష్కారం డ్యూయల్ ఇక్కడ వ్రాయబడింది వాంఛనీయ పరిష్కారం ఈ Z 18 వాస్తవానికి వాంఛనీయ పరిష్కారం అని మనకు కూడా తెలుసు సాధ్యమయ్యే పరిష్కారం కంటే ఇది వాంఛనీయ పరిష్కారం కాబట్టి వాంఛనీయ పరిష్కారం దీనికి Z 18 కాబట్టి u1 u2 u3 కూడా ఇవ్వబడ్డాయి ఇప్పుడు కాంప్లిమెంటరీ స్లాక్నెస్ ను వర్తింపజేద్దాం మరియు డ్యూయల్ పరిష్కారాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఇప్పుడు డ్యూయల్ పరిష్కారం Y1 1 Y2 1 7 11 18 కాబట్టి ప్రతి యూనిట్ విలువ 1 సాధ్యమే మరియు అందువల్ల వాంఛనీయమైనది ఇప్పుడు ఏమి జరుగుతుంది ఇప్పుడు నేను X1 3 X2 2 పరిష్కారాన్ని వర్తింపజేస్తే ఇప్పుడు 3 4 7 u1 అనేది 0 కి సమానం u1 0 కాబట్టి Y1 పరిష్కారంలో ఉండాలి మరియు మనకు Y1 1 వస్తుంది u1 0 ఇప్పుడు u1 0 అంటే ఏమిటి దీని అర్థం వాంఛనీయ వద్ద వనరు యొక్క 7 యూనిట్లు పూర్తిగా ఉపయోగించబడింది కాబట్టి వాంఛనీయ పరిష్కారం ఈ వనరును పూర్తిగా ఉపయోగించుకున్నప్పుడు డ్యూయల్డ్యూయల్ కు ఒక విలువ ఉంది మరియు Y1 1 కాబట్టి వనరు యొక్క అదనపు యూనిట్ ను ఒక నిర్దిష్ట ధర వద్ద కొనుగోలు చేయాలి అది 1 గా ఉండాలి ఇప్పుడు నేను మూడవ అడ్డంకిని తీసుకుంటే 4X1 5X2 u3 26 కాబట్టి X1 3 X2 2 అంటే 12 10 22 కాబట్టి u3 4 అంటే ఈ వనరు యొక్క 4 యూనిట్లు అందుబాటులో ఉన్నాయి మరియు ఈ వనరు యొక్క 26 పూర్తిగా ఉపయోగించబడదు కాబట్టి ఈ వనరు పూర్తిగా ఉపయోగించబడదు కాబట్టి స్లాక్ వేరియబుల్ పరిష్కారంలో ఉంది అంటే వనరు పూర్తిగా ఉపయోగించబడదు స్లాక్ వేరియబుల్ పరిష్కారంలో ఉన్నప్పుడు u3 పరిష్కారంలో ఉంటుంది ఈ పరిష్కారంలో Y3 అనేది 0 Y3 అనేది 0 Y3 0 అవుతుంది ఇది కూడా స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే Y1 1 Y2 1 ను ప్రత్యామ్నాయం చేసినప్పుడు Y3 అనేది 0 గా ఉండాలి కాబట్టి ఈ మూడవ వనరు పూర్తిగా ఉపయోగించబడనప్పుడు అంటే u3 పరిష్కారంలో ఉంది సంబంధిత నిర్ణయ వేరియబుల్ Y3 అనేది 0 దీని అర్థం ఈ వనరు యొక్క మార్జినల్ విలువ మూడవ వనరు అనేది 0 కాబట్టి మనం ఒక ప్రశ్న అడగాలి మూడవ వనరు యొక్క మార్జినల్ విలువ 0 కావచ్చా ఈ వనరు పూర్తిగా ఉపయోగించబడనందున సమాధానం అవును కాబట్టి మొదటి ఉత్పత్తిలో 3 మరియు రెండవ ఉత్పత్తిలో 2 చేస్తున్నప్పుడు నేను ఈ వనరును పూర్తిగా ఉపయోగించలేదు కొంత వనరు ఇప్పటికే నా వద్ద అందుబాటులో ఉంది అందువల్ల ఆ అదనపు డెల్టా కొనుగోలుకు ధర చెల్లించడానికి నేను మార్కెట్కు వెళ్ళను నేను కలిగి ఉన్నదాని నుండి నేను దానిని ఉపయోగించుకుంటాను దీనికి అదనపు వనరు దానితో సంబంధం ఉన్న ధరను కలిగి ఉండదు వనరు యొక్క ఉపాంత విలువను వాంఛనీయ వద్ద ఉపయోగించటానికి కారణం ఇదే మనం ఆబ్జెక్టివ్ ఫంక్షన్లను పోల్చినట్లయితే అనేది 18 కి సమానం కాబట్టి 26 x 0 18 ఇప్పుడు ఈ 26 వనరులు ఒక్కో షేరుకు 0 విలువ ఉందా నిజంగా కాదు అవి ఏదో విలువైనవి అయితే ఇది పూర్తిగా వినియోగించబడనందున నేను వాంఛనీయ పరిష్కారాల కోణం నుండి చూస్తే అదనపు వస్తువును ఖర్చుతో కొనడానికి నేను మార్కెట్కు వెళ్ళనని గ్రహించాను అందువల్ల షాడో ప్రైస్ అనేది 0మరియు వాంఛనీయత వద్ద ఈ వనరు యొక్క మార్జినల్ విలువ కూడా 0 కాబట్టి వనరును పూర్తిగా ఉపయోగించినప్పుడు స్లాక్ అనేది 0 డ్యూయల్కు ఒక విలువ ఉంటుంది వనరు పూర్తిగా ఉపయోగించబడనప్పుడు స్లాక్ సానుకూలంగా ఉంటుంది మరియు వాంఛనీయ వద్ద డ్యూయల్కు మార్జినల్ విలువ ఉండదు కాబట్టి దీనిని డ్యూయల్ యొక్క ఎకనామిక్ ఇంటర్ప్రిటేషన్ అని పిలుస్తారు ఇప్పుడు లీనియర్ ప్రోగ్రామింగ్ యొక్క మరో కోణానికి వెళ్లి ఈ ఉదాహరణ ద్వారా డ్యూయల్ సింప్లెక్స్ అల్గోరిథం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం మరియు ఇంటర్ప్రిటేషన్ అంటే ఏమిటి మరియు ప్రైమల్ మరియు డ్యూయల్ పరిష్కారాలను అర్థం చేసుకోవడానికి సింప్లెక్స్ మరియు డ్యూయల్ సింప్లెక్స్లను కూడా మనము పునఃసమీక్షించాము కాబట్టి మనం ఇప్పటికే చూసిన కనిష్టీకరణ సమస్య అయిన ఈ సమస్యకు వెళ్దాం 7X1 5X2 0X3 0X4 ను తగ్గించండి మరియు మొదలగునవి ఇప్పుడు X1 X2 ≥ 4 5X1 2X2 ≥10 కాబట్టి మనకు నెగటివ్ స్లాక్ వేరియబుల్స్గా X3 మరియు X4 అనేవి 2 గా ఉన్నాయి కాబట్టి మనము సింప్లెక్స్ చేసినప్పుడు మనము దీనికి 2 కృత్రిమ వేరియబుల్స్ జోడించాము మరియు మనకు 6 వేరియబుల్ సమస్య ఉంది మనము పెద్ద M ను ఉపయోగించాము మరియు మనము దానిని చేసాము ఇప్పుడు ఈ సమస్యను కొద్దిగా భిన్నమైన పద్ధతిలో పరిష్కరించడానికి ప్రయత్నిద్దాం కాబట్టి ఇది మన మొదటి పట్టిక కాబట్టి ఏమి జరిగింది X1 X2 X30X4 4 5X1 2X20X3 0X31X4 10 ను పొందడానికి నేను మొదటి అడ్డంకిని 1 తో గుణించాను రెండవ అడ్డంకిని 1 తో గుణించాను ఇప్పటివరకు మనము సింప్లెక్స్ చేసినప్పుడు మనము కుడి వైపున ఎప్పుడూ ప్రతికూల విలువను ఉపయోగించలేదు ఒకవేళ మనకు కుడి వైపున ప్రతికూల విలువ ఉంటే మనం కుడి చేతి వైపు నాన్ నెగిటివ్ ను పొందడానికి 1 తో గుణించాలి మరియు అప్పుడు మాత్రమే మనము ముందుకు వెళ్తాము ఇప్పుడు మనము ఆ అంచనాను ఉల్లంఘిస్తున్నాము ఐడెంటిటీ మ్యాట్రిక్స్ యొక్క ప్రయోజనాల కోసం మనము ఆ అంచనాను ఉల్లంఘిస్తున్నాము ఇప్పుడు ఇలా చేయడం ద్వారా నాకు X3 మరియు X4 లకు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చింది కాబట్టి నేను X3 మరియు X4 లను బేసిక్ వేరియబుల్స్గా ఉంచితే నాకు అగమ్య పరిష్కారం లభిస్తుంది కాని నా వద్ద గుర్తింపు మాతృక నాతోనే ఉంది కాబట్టి మనం ఏమి చేద్దామో చూద్దాం కాబట్టి నేను ఇప్పుడు X3 మరియు X4 ను ప్రారంభ పరిష్కారంగా ఉంచుతున్నాను ఎందుకంటే నా దగ్గర ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఉంది నాకు X3 4 X4 10 ఉంది ఇది అసాధ్యం ఆపై ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విలువ cb అన్నీ 0 ఇప్పుడు నేను చేస్తాను 7 5 0 మరియు 0 అనేవి విలువలు మరియు నేను డాష్ పెట్టను ఇప్పుడు మనము ఇంతకు ముందెన్నడూ చేయని పనిని చేసాము కుడి చేతి విలువలు ప్రతికూలంగా ఉన్నాయి మరియు అందువల్ల ఇది అసాధ్యమైనది కృత్రిమ చరరాశులను పరిష్కారంలో ఉంచడం ద్వారా మనం పెద్ద m పద్ధతిలో ఏమి చేసామో చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే వాస్తవానికి పరిష్కారం గురించి మాట్లాడటం జరిగితే అది అసాధ్యమైనదిమనం ఆబ్జెక్టివ్ ఫంక్షన్ను అంచనా వేయకపోవడం టానికి అదే కారణం కాబట్టి మనం ఇప్పుడు చేస్తున్నది ఏమిటంటే కుడి చేతి విలువలను ప్రతికూలంగా ఉంచడం ద్వారా అది అసాధ్యమని స్పష్టంగా తెలియజేస్తున్నాము పెద్ద m పద్ధతిలో మనము సానుకూల విలువను తీసుకున్న కృత్రిమ చరరాశులను ఉంచాము కాని ప్రాథమిక సూత్రం ఏమిటంటే పరిష్కారం ఇప్పటికీ సాధ్యం కాదు ఇప్పుడు మనము అసమర్థతను స్పష్టంగా సంగ్రహిస్తున్నాము కానీ మనకు ఆసక్తికరమైన విషయం కూడా కనిపిస్తుంది ఇది కనిష్టీకరణ సమస్య కాబట్టి మనము దానిని గరిష్టీకరణ సమస్యగా మారుస్తాము 7 మరియు 5 లు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ గుణకాలు 7 మరియు 5 లు ఇప్పుడు మనం సింప్లెక్స్ను కుడి వైపు చూడటం ద్వారా మరియు చూడటం ద్వారా అర్థం చేసుకుంటే ఇప్పుడు ఏమి జరుగుతుంది కుడి చేతి వైపు అసాధ్యంగా ఉన్నాయి నాకు కుడి వైపు ప్రతికూల విలువ ఉన్నందున కుడి చేతి వైపు అసాధ్యంగా ఉన్నాయి కానీ ఆశ్చర్యకరంగా నేను ఇక్కడ 7 5 0 మరియు 0 యొక్క ప్రతికూల విలువలతో సంతోషంగా ఉన్నాను కాబట్టి కొన్ని కారణాల వల్ల ఈ 2 సానుకూలంగా ఉంటే ఇది వాంఛనీయమైనది అని ఈ 7 5 0 0 లు నాకు చెబుతాయి ఇప్పుడు ఇది ప్రైమల్ యొక్క సాధ్యతను సూచిస్తుందని కూడా మనము చూశాము ఇది ప్రైమల్కు సంబంధించి ఆప్టిమాలిటీని సూచిస్తుందికానీ డ్యూయల్ కు సంబంధించి సాధ్యత మరియు యొక్క ప్రతికూలత డ్యూయల్ కు ప్రాతినిధ్యం వహిస్తుందని కూడా మనము చెప్పాము కాబట్టి డ్యూయల్ 7 మరియు 5 తో సాధ్యమయ్యేందున ఇది ఇప్పుడు వివరించబడింది ద్వంద్వ సాధ్యమయ్యే v1 v2 v1 7 v2 5 డ్యూయల్ సాధ్యమే కాని ప్రైమల్ అసాధ్యం కాబట్టి మనం ఏమి చేయాలి మనము ఈ ప్రైమల్ను సాధ్యమయ్యేలా చేయాలి కాబట్టి ఈ ప్రైమల్ను సాధ్యమయ్యేలా చేయడానికి ప్రతికూలతలలో ఒకటిగానీ లేదా రెండు ప్రతికూలతలు బయటకు వెళ్ళాలి కాబట్టి మనం మొదట ఏ ఏ వేరియబుల్ చాలా నెగటివ్ గా ఉందో కనుగొనాలి మరియు ఆ వేరియబుల్ బయటకు వెళుతుంది కాబట్టి ఇక్కడ వనం వ్యతిరేకంగా చేస్తున్నాము మనం మొదట వేరియబుల్ను పంపుతున్నాము మరియు రాబోయే వేరియబుల్ ఇప్పుడు వరుసల వారీగా చేయబడుతున్న నిష్పత్తి ద్వారా లెక్కించబడుతుంది కాబట్టి 7 5 5 2 కాబట్టి చిన్న సంఖ్య అనేది 75 కాబట్టి వేరియబుల్ X1 పరిష్కారంలో కి వస్తుంది θ చిన్నది వస్తుంది ఇక్కడ కోర్సు యొక్క ముఖ్యమైన విషయం ఏమిటంటే పైవట్ ప్రతికూలంగా ఉండాలి కాబట్టి మనం విభజించినప్పుడు మనం విభజించని ప్రతికూల గుణకాలతో మాత్రమే విభజిస్తాముఉదాహరణకుమనము దీన్ని 0 ద్వారా 1 చేయముకాబట్టి మళ్ళీ ప్రతికూలంగా మనము విభజించాము ప్రతికూల గుణకాల ద్వారా విభజించాము తద్వారా పైవట్ ఎలిమెంట్ అనేది ప్రతికూల పరిమాణం పైవట్ ఎలిమెంట్ ఎందుకు ప్రతికూలంగా ఉండాలి పైవట్ ఎలిమెంట్ ప్రతికూలంగా ఉంటే మనము తదుపరి పునరావృతంలో ఇది సానుకూలంగా మారుతుంది అని చూస్తాము కాబట్టిమనము తదుపరి పునరావృత్తిని ఈ విధంగా చూపిస్తాము కాబట్టి ఇది మా తదుపరి పునరావృతం ఇది పైవట్ ఎలిమెంట్ అని మనము చెప్పాము ఈ పైవట్ ఎలిమెంట్ ప్రతికూలంగా ఉంది కాబట్టి ఇది మా తదుపరి పునరావృతం కాబట్టి వేరియబుల్ X1 వేరియబుల్ X4 ను భర్తీ చేస్తుంది కాబట్టి X3 మరియు X1 పరిష్కారంలో ఉన్నాయి 0 మరియు 7 కాబట్టి మళ్ళీ పైవట్ ఎలిమెంట్ యొక్క ప్రతి అడ్డు వరుసను పివట్ అడ్డు వరుసలోని ప్రతి మూలకం ద్వారా విభజిస్తాము ఈ విలువలను పొందడానికి పివట్ మూలకం 5 ద్వారా విభజించబడింది మరియు కుడి వైపు విలువ 2 ఇప్పుడు మనము ప్రతికూల విలువతో సాధ్యమైంది చూస్తాము మళ్ళీ అడ్డువరుస ఆపరేషన్లు చేయండి నాకు ఇక్కడ 0 అవసరం కాబట్టి 1 1 0 1 25 అంటే 35 మరియు మొదలగునవి మరియు నేను 4 2 2 పొందుతాను ఇప్పుడు నేను Cj Zj's లను లెక్కిస్తాను అవి 0 115 0 మరియు 75 ఇప్పుడు నేను ఇక్కడ Cj Zj's సరి అయినవి అని డ్యూయల్ వాస్తవానికి సాధ్యమేనని కాని ప్రిమాల్ అసాధ్యమైనది అని మరోసారి గ్రహించాను దీని కారణంగా ప్రిమాల్ అసాధ్యం ఈ విలువలు ప్రతికూలంగా ఉన్నందున డ్యూయల్ సాధ్యమే ప్రతికూల అనేది డ్యూయల్ కాబట్టి నేను ఇప్పుడు తిరిగి వెళ్లి ఈ వేరియబుల్ను బయటకు నెట్టివేసాను ఈ వేరియబుల్ మొదట బయటకు వెళ్ళాలి X3 మొదట బయటకు వెళ్తుంది నేను నిష్పత్తిని లెక్కిస్తాను 115 35 అంటే 113 గుర్తుంచుకోండి ఇది మొదట బయటకు వెళుతుంది ఈ బాణం మొదట రావాలి ఆపై ఈ బాణం రావాలి ఇది మొదట బయటకు వెళ్తుంది ఈ అల్గోరిథంలో వదిలివేసే వేరియబుల్ మొదట ప్రవేశించే వేరియబుల్ తరువాత వస్తుంది కాబట్టి 115 35 అంటే 113 75 15 అంటే 7 మరోసారి మనం ప్రతికూల విలువలతో మాత్రమే విభజించుదాము చిన్నది 11 3 అవుతుంది కాబట్టి వేరియబుల్ X2 పరిష్కారంలోకి వస్తుంది ఇప్పుడు మనము మరో పునరావృతం చేద్దాము మరియు ఏమి జరిగిందో చూద్దాం కాబట్టి ఇప్పుడు ఇది పైవట్ కాబట్టి మీ పైవట్ ఇది వచ్చిన వేరియబుల్ ఇది మీ పైవట్ కాబట్టి X2 వేరియబుల్ X3 ని భర్తీ చేసింది కాబట్టి మనకు X2 X1ఉన్నాయి మనకు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విలువలు ఉన్నాయి ఇప్పుడు పైవట్ ఎలిమెంట్ 0 1 53 13 మరియు 103 ద్వారా విభజించండి ఇప్పుడు నాకు ఇక్కడ 0 అవసరం ఈ 25 సార్లు 1 అంటే 0 ఆ ఆపరేషన్లతో కొనసాగించడం ద్వారా మనకు 23 లభిస్తుంది ఇప్పుడు అనేవి 0 0 113 23 ఈ పరిష్కారం డ్యూయల్ సాధ్యమని ఇప్పుడు మనము గ్రహించాము ప్రిమాల్ కూడా సాధ్యమైంది కాబట్టి ఇది వాంఛనీయమైనది కాబట్టి ఇది 643 తో వాంఛనీయమైనది మనము కనిష్టీకరణ సమస్యను గరిష్టీకరణ సమస్యగా మార్చాము కాబట్టి అసలు విలువ 643 X1 23 X2 103 643 కాబట్టి ఈ అల్గోరిథంను డ్యూయల్ సింప్లెక్స్ అల్గోరిథం అంటారు దీనిని కృత్రిమ వేరియబుల్స్ ఉపయోగించని డ్యూయల్ సింప్లెక్స్ అల్గోరిథం అంటారు ఇప్పుడు దీనిని డ్యూయల్ సింప్లెక్స్ అల్గోరిథం అని ఎందుకు పిలుస్తారు మనం ఈ అల్గోరిథంలో జాగ్రత్తగా చూస్తే పునరావృతాల ద్వారా డ్యూయల్ సాధ్యమయ్యేది డ్యూయల్ సాధ్యమే అనుకూలత పరిస్థితి సంతృప్తి చెందింది Cj Zj's ప్రతికూలతలను కలిగి ఉంది కాబట్టి డ్యూయల్ హక్కు సాధ్యమే ప్రైమల్ సాధ్యం కాదు కాబట్టి మనము ప్రైమల్ను సాధ్యమయ్యేలా చేయడానికి ప్రయత్నిస్తున్నాము మరియు ప్రైమల్ సాధ్యమైన తర్వాత అది వాంఛనీయమైనది సాధారణ సింప్లెక్స్లో ప్రైమల్ ఎల్లప్పుడూ సాధ్యమేనని Cj Zj's సానుకూల విలువలను కలిగి ఉంటుంది అని మనము గ్రహించాము కాబట్టి డ్యూయల్లు అసాధ్యమైనవి మరియు మనము డ్యూయల్ను సాధ్యమయ్యేలా చేస్తున్నాము ఒకసారి Cj Zj's ప్రతికూలంగా ఉంటే మనకు వాంఛనీయత పొందుతాము ద్వంద్వ సింప్లెక్స్ అల్గోరిథంలో డ్యూయల్ ఎల్లప్పుడూ సాధ్యమే ప్రైమల్ అసాధ్యం ప్రైమల్ సాధ్యమైన తర్వాత అది వాంఛనీయమవుతుంది కాబట్టి సింప్లెక్స్ మరియు డ్యూయల్ సింప్లెక్స్ ఆలోచనలు కలిపి మనం లీనియర్ ప్రోగ్రామింగ్ సమస్యలను చాలా సమర్థవంతంగా పరిష్కరించగలము కాబట్టిఈ తరగతిలో మనం ఈ రెండు సూత్రాలను ఎలా ఉపయోగించవచ్చో మరియు దాని యొక్క చిక్కులు ఏమిటో వివరించడానికి ఒక ఉదాహరణ తీసుకున్నాము మరియు మనకు డ్యూయల్ సింప్లెక్స్ అల్గోరిథం ఉన్నప్పుడు డ్యూయల్ పరిష్కారాన్ని ఎలా చూడాలి లేదా డ్యూయల్ సింప్లెక్స్ అల్గోరిథం నుండి డ్యూయల్ పరిష్కారాన్ని ఎలా చేయాలి అనే అంశాలను తదుపరి తరగతిలో పరిశీలిద్దాం